సాహిత్య సమాచారాన్ని పొందే పెద్ద అధ్యాయంలో సి భాగానికి పునఃస్వాగతం ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీస్లో ఉంది రెండు ప్రధాన ఉదాహరణలు ఇవి జనాదరణ పొందిన వాటి గురించి విస్తృతంగా మాట్లాడటం మరియు మొదలైనవి కాబట్టి మేము ఈ 2 ప్రధాన ఉదాహరణల గురించి మాట్లాడుతాము ఈ ప్రత్యేకమైన చిన్న ఎక్స్పోజర్లో చూడని ఇతరులు బహుశా ఉన్నారు ఇది కేవలం ఎక్స్పోజర్ మాత్రమేనని గుర్తుంచుకోండి మేము మీకు ఇస్తున్న చిన్న ట్రెయిలర్ మేము మీకు ఇస్తున్నాము కాబట్టి మీరు మీ ఆసక్తిని బట్టి దానిలోకి వెళ్లి చాలా ఎక్కువ సమాచారాన్ని తీసుకోవచ్చు దానిపై పని చేయవచ్చు అభివృద్ధి చేయవచ్చు మరియు మొదలగునవి మనం ముందుకు వెళ్దాం మళ్ళీ బలోపేతం చేయడానికి థియరీ అనేది ఒక ఫినోమీనోన్ వివరించడానికి తార్కిక స్వీయ స్థిరమైన ప్రకటనల సమితి ఈ ఫినోమీనోన్ మనకు తెలిసినట్లుగా సహజంగా ఉంటుంది గురుత్వాకర్షణ థియరీ గురుత్వాకర్షణ కారణంగా త్వరణం ఒకే విధంగా ఉంటుంది మరియు మొదలగునవి లేదా సామాజికమైనవి మరియు మొదలగునవి థియరీకి ప్రయోగాత్మక ఆధారాల ద్వారా మద్దతు అవసరం థియరీ విస్తృతంగా వర్తిస్తుంది మరియు అంటే మన ఆకర్షణ దాని వైపు ఏమి ఉంది మేము దానిని అర్థం చేసుకున్నాము తద్వారా మేము అనేక రకాల పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతాము ఒక థియరీ అవగాహన కోసం ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది అంటే మనం చెప్పినది థియరీన్ని అంగీకరించాలి అది కాలక్రమేణా జరుగుతుంది సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఒక థియరీ అందించే అవగాహన సహాయపడుతుంది కాబట్టి ఇక్కడ ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ జ్ఞానానికి ఆలోచనతో సంబంధం ఉందని గుర్తుంచుకోండి బ్లూమ్స్ టాక్సానమీలోBloom's Taxonomy కాగ్నిటివ్ డొమైన్ ఆలోచన మరియు మానసిక అంశాలు మరియు ఆ సామర్థ్యం బాల్యం నుండి వయోజన దశ వరకు ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై ఒక థియరీ మరియు చాలా ప్రజాదరణ పొందిన థియరీ పియాజెట్ యొక్క అభిజ్ఞా వికాస థియరీ నేను ఈ విషయాన్ని ప్రస్తావించబోతున్నాను నేను దాని గురించి పెద్దగా మాట్లాడను ఎందుకంటే ఈ సమాచారం మీకు ఈ సమాచారాన్ని పరిచయం చేయడమే ఇక్కడ లక్ష్యం మీరు వెళ్లి మరింత చదవవచ్చు దయచేసి రిఫరెన్స్ పుస్తకాన్ని వాడండి వాంకాట్ మరియు ఓరియోవిక్జ్ అనే రిఫరెన్స్ పుస్తకంలో ఈ బి సి మరియు డి అంశాలపై సమాచారం ఉంది దయచేసి వెళ్లి మొదట వాటిని చదివి అక్కడ నుండి ముందుకు సాగండి కాబట్టి మేధో వికాసం 4 విభిన్న దశలలో జరుగుతుందని పియాజెట్ థియరీ చెబుతోంది ఇది నిరంతర ప్రక్రియ ఆకస్మిక మార్పులు లేవు థియరీ చెబుతుంది పురోగతి క్రమం అందరికీ సమానం ఏదేమైనా ప్రతి బిడ్డకు పురోగతి రేటు భిన్నంగా ఉండవచ్చు ఒక పిల్లవాడు 2 వేర్వేరు దశలలో ఉండవచ్చు ఒకే సమయంలో వేర్వేరు కోణాల్లో ఉండవచ్చు ఇవి పియాజెట్ థియరీ చెబుతున్నాయి మరియు వాస్తవానికి ఇది అలాంటిదే వివిధ దశలను మొదటి దశను సెన్సోరిమోటర్ స్టేజ్ అని పిలుస్తారు పుట్టినప్పటి నుండి సుమారు 2 సంవత్సరాల వయస్సు వరకు మీరు దీన్ని చాలా మంది పిల్లలతో వాస్తవంగా ఏమి జరుగుతుందో వివరించవచ్చు స్వీయ మరియు వస్తువుల మధ్య సంబంధం ఏమిటంటే బొమ్మలు పాల సీసాలు మరియు మొదలగునవి ఈ దశలో ప్రధానంగా ఉంటాయి సెన్సోరిమోటర్ దశ బొమ్మను పట్టుకోవడం వంటి అవగాహనల ఆధారంగా ప్రాథమిక కదలికలు మరియు కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయి సెన్సార్మోటర్ దశలోనే తరువాతి దశ మొదలవుతుంది పిల్లవాడు చిహ్నాల కోసం అర్ధాలను అభివృద్ధి చేయటం ప్రారంభిస్తాడు మరియు ప్రస్తుతం లేని సంఘటనల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు మరియు తరువాతి దశను ప్రీ ఓపెరాషనల్ స్టేజ్ అని పిలుస్తారు ప్రీ ఓపెరాషనల్ స్టేజ్లో లేదా ప్రీ ఓపెరాషనల్ స్టేజ్ సాధారణంగా 2 నుండి 7 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది ఇవి విలక్షణ విలువలు దయచేసి దాన్ని గుర్తుంచుకోండి వారు తమ భాష భాషలను ఉపయోగించడం ప్రారంభిస్తారు వాస్తవ సంఘటనలతో ఆలోచనలు పరీక్షించబడతాయి రాబోయే ప్రమాదం గురించి వారు హెచ్చరికలను మెచ్చుకోలేకపోవచ్చు మంట వల్ల కాలుతుంది అని మీకు తెలుసు పిల్లవాడు వెళ్లి వేలు లేదా ఇంకేదైనా కాలిపోయే వరకు పిల్లలకి పెద్దగా అర్ధం కాకపోవచ్చు అది జరగకూడదు కానీ అది అభివృద్ధిలో ఒక భాగం ఆలోచన అనేది కాంక్రీటు సెల్ఫ్ సెంటర్ఎడ్ మరియు ముడిను తార్కిoచడం అదే దశల తరువాతి భాగంలో ప్రీపెరేషనల్ స్టేజ్ "ఇన్ట్యూటివ్ అంశాలు వస్తున్నాయి వస్తువులతో అనుభవం ఆధారంగా మాత్రమే తీర్మానాలు తక్కువగా ఉంటాయి అది జరగడం ప్రారంభమవుతుంది వారు శబ్ద ఆదేశాలకు ప్రతిస్పందిస్తారువారికి ఆదిమ సంభాషణకు సామర్థ్యం కలిగి ఉంటాయి వస్తువులను ఇచ్చిన ప్రమాణాల ఆధారంగా వర్గీకరించగలరు కాంక్రీట్ ఓపెరాషనల్ స్టేజ్ ఇది మాకు కొంచెం ఎక్కువ సంబంధితమైనది మొదటి రెండు పరిపూర్ణత కోసం 7 నుండి 12 సంవత్సరాల వయస్సు మరియు 30 నుండి 60 శాతం పెద్దలు కూడా ఈ దశలో ఉన్నారు అంటే గణాంకాలు చెప్పేది ఈ దశలో వారు మానసిక కార్యకలాపాలు మరియు స్పష్టమైన అంశాలను కలిగి ఉంటారు సంగ్రహణలు చాలా కష్టం సంరక్షించబడిన పరిమాణాల పరిరక్షణను వారు అర్థం చేసుకుంటారు వారు లాజికల్ కారణాన్ని అర్థం చేసుకుంటారు కారణం మరియు ప్రభావ సంబంధాలు వారు అర్థం చేసుకోలేని పనులను వారు చేయలేకపోతే వారు చేయలేకపోతే ఏదో అర్థం చేసుకోవడానికి వారు దీన్ని చేసే పద్దతికి మారుతారు కొంతమంది విద్యార్థుల గణితానికి సంబంధించిన విధానం దీనికి చాలా మంచి ఉదాహరణ మరియు నాల్గవ దశ ఫార్మల్ ఓపెరాషనల్ స్టేజ్ 12 సంవత్సరాలు మరియు కనీసం 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ నైరూప్య ఆలోచన సృజనాత్మక సామర్థ్యం మెటాకాగ్నిషన్ సామర్థ్యం కలిగిన వ్యూహాలను రూపొందించగలరు మరియు మానసిక పరికల్పనలు పరీక్షించగలరు ముఖ్యంగా దీని గురించి ఆలోచించడం ఒకరి సొంత ఆలోచనా విధానం ఇది మరింత అధునాతన దశ మరియు మానసిక నిర్మాణాల ఉనికి పదార్థం ఎలా గ్రహించబడుతుందో నిర్ణయించే ఫ్రేమ్వర్క్లు ఉనికిలో ఉన్నాయని పియాజెట్ అభిప్రాయపడ్డాడు దాని ఉనికిని అతను ప్రతిపాదించాడు వ్యక్తి బహిర్గతం చేసిన క్రొత్త పదార్థం ఇప్పటికే ఉన్న మానసిక నిర్మాణానికి అర్ధమైతే దీనిని అక్కొమోడెటెడ్ అని పిలుస్తారు వ్యక్తి దానిని అంగీకరిస్తాడు అతని లేదా ఆమె సొంత మానసిక నిర్మాణంలో ఉంటాడు క్రొత్త పదార్థం ప్రస్తుత మానసిక నిర్మాణానికి చాలా భిన్నంగా ఉంటే అది వెంటనే తిరస్కరించబడుతుంది మరియు క్రొత్త పదార్థం ఎక్కడో మధ్యలో ఉంటే ఆమోదయోగ్యమైన లేదా వసతి నుండి తిరస్కరించబడిన వాటికి అస్థిరత ఏర్పడుతుంది ఇది విస్తృతమైనది విషయాల పరిధి అది ఆ పరిధిలో ఉంటే క్రొత్త సమాచారం ఆ పరిధిలో ఉంటే సమతుల్యత లేని స్థితి ఏర్పడుతుంది మరియు ఫార్మల్ ఓపెరేటివ్ స్ట్రక్చర్స్ ద్వారా వ్యక్తి సమతుల్యతను సాధించడానికి పనిచేస్తాడు ఇదే పియాజెట్ యొక్క పోస్టులేట్ లేదా పియాజెట్ పోస్టులేట్లలో ఒకటి కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే సెన్సార్మోటర్ దశ సుమారు 2 సంవత్సరాల వరకు పిల్లవాడు లేదా పెద్దలు ఇంద్రియాల ద్వారా మరియు చర్యల ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు ప్రి ఓపెరాషనల్ స్టేజ్ దశ 2 నుండి 7 సంవత్సరాల వరకు విలక్షణమైనది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం భాష మరియు మానసిక చిత్రాల ద్వారా 7 నుండి 12 సంవత్సరాలలో కాంక్రీట్ ఓపెరాషనల్ స్టేజ్లో కొంతమంది పెద్దలు కూడా దశలో ఉండవచ్చు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం తార్కిక ఆలోచన మరియు వర్గాల ద్వారా మరియు ఫార్మల్ ఓపెరాషనల్ స్టేజ్ అనేది ప్రపంచాన్ని ఊహాత్మక ఆలోచన మరియు తార్కికం ద్వారా అర్థం చేసుకునే చివరి దశ కాబట్టి విద్యార్థులు ఉండాలి ఈ విధంగా మేము దీనిని ఉపయోగించుకుంటాము ఇంజనీరింగ్లో సుఖంగా ఉండటానికి విద్యార్థులు ఫార్మల్ ఓపెరాషనల్ స్టేజ్ లో ఉండాలి ఇది అందరికీ తెలిసిందే కొంతమంది విద్యార్థులు ఈ అభివృద్ధి దశలో ఉండకపోవచ్చు మీరు దానిని కనుగొంటే ఆ పరివర్తన చేయడానికి మేము వారికి సహాయపడతాము 2 సాధారణ సిద్ధాంతాల యొక్క 2 సాధారణ ఉదాహరణల గురించి మనం మాట్లాడుకున్నాము రెండవ ఉదాహరణ రెండవ థియరీ లేదా మోడల్ పెర్రీ యొక్క నమూనా ఇది కళాశాల విద్యార్థులలో అభివృద్ధి గురించి మాట్లాడుతుంది ఐవివై లీగ్ పాఠశాల గ్రాడ్యుయేట్లలో ఒకరు లేదా ఐవీ లీగ్ పాఠశాల విద్యార్థుల అధ్యయనం ఆధారంగా ఇది 1970 లో ప్రచురించబడింది ఇది విశ్వం యొక్క డ్యుయల్ఇస్టిక్ వ్యూ ఒక వైపు సరైనది లేదా తప్పుగా చూస్తుంది అంతే అక్కడ నుండి వ్యక్తి విశ్వం యొక్క రిలెటివిస్టిక్ వ్యూ అభివృద్ధి చెందుతాడు ఇది అవసరం కాబట్టి డ్యుయల్ఇస్టిక్ వ్యూలో మనం వివిధ దశలను పరిశీలిస్తే అది సరైనది మరియు తప్పు స్థానాలు సంపూర్ణమైనవి ప్రశ్నించని ఒక అధికారం ఏమిటంటే వ్యక్తి వెతుకుతున్నది అసహనం మరియు మూర్ఖత్వం ఉండచ్చు ఇవి ఈ దశ యొక్క ముఖ్యమైన అంశాలు ద్వంద్వ దశ డ్యుయలిస్మ్ గుణకారం పూర్వ చట్టబద్ధత అనేది విభిన్న అభిప్రాయాల ఉనికిని అంగీకరించిన రెండవ దశ కానీ అంగీకరించబడదు అధికారికి సరైన సమాధానం తెలుసు అనేది ఇక్కడ ప్రధానమైన ఆలోచన మేము చెప్పేది నిజం అవి తప్పు మేము మంచివాళ్ళం వారు చెడ్డవారు ప్రజలు చూసే మార్గం ఇది ప్రపంచంలో ఏమి జరుగుతుందో మీరు దీన్ని వివరించవచ్చు మరియు మీరు ఎ వైపు ఎక్కడ ఉన్నారో మీకు అర్థం అవుతుంది ప్రారంభ మల్టిప్లిసిటీ స్టేజ్ దశ 3 ఒక వ్యక్తి అన్ని జ్ఞానం ప్రస్తుతం తెలియదని తెలుసుకుంటాడు తరువాత తెలుస్తుంది అధికారికి సరైన సమాధానం తెలియకపోవచ్చు సరైనది తప్పు మరియు తెలియనిది ఏమిటో అస్పష్టంగా ఉంది 3 వ దశలో పరిగణనలోకి తీసుకునే వ్యక్తి ఏమి చేయగలడు అనేది అస్పష్టంగా ఉంది ఇక అధునాతన మల్టిప్లిసిటీ స్టేజ్ 4 యొక్క దశ ఇక్కడ ఆలోచనలో స్వాతంత్ర్యం ఏర్పడుతుంది ఒకరు ఎప్పటికీ ఖచ్చితంగా ఉండలేరు ఒకరు ఎప్పటికీ ఖచ్చితంగా తెలుసు అనేది వ్యక్తికి తెలుస్తుంది అంతా మిధ్య అన్నీ ఆశాశ్వతం అనే వైఖరి ఏర్పడే ప్రమాదం ఉంది ఇది గమనించవలసిన విషయం మరియు విద్యార్థి దాని నుండి బయటపడటానికి సహాయపడుతుంది ఒక వ్యక్తి నిర్లిప్తంగా ఉంటాడు నేను చేసేది చాలా అర్ధవంతం కాదు మరియు అందువల్ల నేను కోరుకున్నది నేను చేస్తాను అది చాలా ప్రమాదకరమైన దుష్ప్రభావం లేదా వ్యక్తి తీసుకోగల ఒక సైడ్ బ్రాంచ్ బోధకులు దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక విద్యార్థి ఈ దశలో ప్రవేశించడం చూస్తే ఆ దశ నుండి విద్యార్థి బయటకి రావడానికి సహాయం చేయండి ఆపై మరింత అధునాతన దశలు ఐదవ దశ రిలేటివిస్మ్ రిలేటివిస్మ్ అనేది మీరు చాలా తక్కువ విషయాలను సరైనది లేదా తప్పు అని వర్గీకరించే ప్రమాణంగా మారుతుంది అవి తప్పనిసరిగా మినహాయింపులు అది స్పష్టమవుతుంది ఎవరికి వారే స్వయంగా అర్ధాన్ని ఇస్తారు ఇది కూడా వ్యక్తికి నెమ్మదిగా స్పష్టమవుతుంది ఆపై 6 నుండి 9 అని పిలువబడే నిబద్ధత స్థాయిలు 9 స్థాయిలు ఉన్నాయి వివిధ స్థాయిల నిబద్ధత వివరాలు మీ రిఫరెన్స్ పుస్తకంలో ఇవ్వబడ్డాయి ఇక్కడ వ్యక్తి ఒకరి స్వంత స్వేచ్ఛతో సాపేక్షవాదానికి కట్టుబడి ఉంటాడు మేధోపరమైన నుండి నైతికత అది జరిగే పరివర్తన వ్యక్తి మార్పుకు సముఖంగా ఉంటాడు వివిధ సందేహాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తీసుకునే నిర్ణయాలు ఒకరి స్వంత నమ్మక వ్యవస్థపై ప్రతిబింబాలు కూడా జరుగుతాయి కాబట్టి మీరు అవసరమైన అభివృద్ధిని చూడవచ్చు మరియు ఇది జరిగే వివిధ దశలను చక్కగా ఇస్తుంది వాస్తవానికి ఇది ఒక థియరీ మరియు ఇది తరువాత బెలెన్కీ చేత కనుగొనబడింది 1986 లో ఒక ప్రచురణ ద్వారా మహిళలు ఇక్కడ ఇవ్వబడిన వాటికి భిన్నంగా వ్యవహరిస్తారని ప్రపంచానికి తెలిసింది అది ఇప్పుడు విలీనం చేయబడింది కాబట్టి కొన్ని ఇంజనీరింగ్ కోర్సులను అభినందించడానికి అభివృద్ధి దశ అవసరం కావచ్చు ఇందులో బహుళ పరిష్కారాలు సమానంగా చెల్లుబాటు కావచ్చు ప్రాజెక్టులు ఓపెన్ ఎండ్ వ్యాయామాలు మరియు మొదలైనవి కాబట్టి ఇంజనీరింగ్ విద్యకు ఇది ఈ విధంగా సంబంధితంగా మారుతుంది 4 వ దశ నుండి 5 వ దశ వరకు నేను చెప్పినట్లుగా ఫ్యాకల్టీ సభ్యులు అభివృద్ధికి సహాయపడగలరు ఇక్కడ ప్రజలు భరించే ప్రమాదం ఉంది ఒకరు సహాయపడగలరు హ్యుమానిటీస్ కోర్సులకు ప్రాముఖ్యత విద్యార్థులకు దశల మధ్య పరివర్తనను నిర్వహించడానికి సహాయపడుతుంది చాలా మంది హ్యుమానిటీస్ కోర్సులు ఇంజనీరింగ్లో పాత్ర పోషించవని వారు భావిస్తున్నారు వారు దానికి వ్యతిరేకంగా గట్టిగా ఉన్నారు కానీ తగినంత రుజువు ఉంది వారు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారని తెలుసుకోవడానికి తగినంత జ్ఞానోదయం పాత్ర ముఖ్యంగా ఈ ప్రత్యేక అంశంలో ఒక ఉదాహరణ ఇవ్వబడింది కాబట్టి ఇప్పటికీ ఇంతే ఈ చిన్న ఎక్స్పోజర్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీస్ మనం చూశాము వాటిలో రెండు మొదటిది పియాజెట్ చేత బాగా తెలిసిన థియరీ ఇది విస్తృత పరిధిని కలిగి ఉంది మరియు తరువాత పెర్రీ చేత కళాశాల విద్యార్థులకు సంభందించినది మనం తరువాత కలుసుకున్నప్పుడు థియరీ మరియు అభ్యాసం మధ్య అంతరాన్ని చూడటం లేదా తగ్గించడం అనే ఈ ప్రత్యేక అధ్యాయంలో చివరి భాగాన్ని పరిశీలిస్తాము అప్పుడు మేము D భాగాన్ని చూడటం ప్రారంభిస్తాము తిరిగి కలుద్దాం